మీరు స్ట్రక్చర్లపై ఆపరేషన్లుగా చేయగల అనేక విషయాలు ఉన్నాయి అసైన్మెంట్ స్టేట్మెంట్ని ఉపయోగించడం ద్వారా స్ట్రక్చర్లను కాపీ చేయవచ్చు ఇది చాలా సాధారణ విషయం మీరు ఒక విద్యార్థి యొక్క రికార్డును మరొక విద్యార్థికి కాపీ చేయాలనుకుంటున్నారు లేదా మీరు తేదీని మరొక తేదీకి కాపీ చేయాలనుకుంటే మీరు ఆ పనులను చేయవచ్చు మీరు స్ట్రక్చర్ వేరియబుల్ ముందు యాంపర్సండ్ని ఉంచవచ్చు మరియు మీరు స్ట్రక్చర్ యొక్క అడ్డ్రస్ ను పొందవచ్చు స్ట్రక్చర్ లో రికార్డులు లేదా మెంబర్లను కలిగి ఉందని గుర్తుంచుకోండి మరియు ఈ మెంబర్లకు ఇతర మెంబర్లు ఉండవచ్చు మరియు మొదలైనవి ఉండవచ్చు అవన్నీ మెమరీలో ఒకదాని తర్వాత ఒకటి ఒక యూనిట్గా ప్యాక్ చేయబడతాయి నేను స్ట్రక్చర్ వేరియబుల్ కి యాంపర్సండ్ని ఉంచినట్లయితే నేను స్ట్రక్చర్ యొక్క అడ్డ్రస్ ను పొందుతాను మీరు స్ట్రక్చర్లను తీసుకోవచ్చు మరియు వాటిని ఫంక్షన్లకు పంపవచ్చు మీరు ఫంక్షన్ల నుండి స్ట్రక్చర్లను తిరిగి వచ్చేలా చేయవచ్చు మీరు మొత్తం స్ట్రక్చర్ ను పాస్ చేయవచ్చు మీరు భాగాలను మాత్రమే పాస్ చేయవచ్చు లేదా మీరు వేరియబుల్స్ కోసం చేసినట్లే స్ట్రక్చర్కు పాయింటర్ను కూడా పాస్ చేయవచ్చు వేరియబుల్ కోసం నేను వేరియబుల్ను బదిలీ చేయగలను లేదా నేను పాయింటర్పై పాస్ చేయగలిగినదాన్ని చేయగలను మీరు ఇక్కడ కూడా దీన్ని చేయగలరు ఒకే విషయం ఏమిటంటే మీరు స్ట్రక్చర్లను నేరుగా ఒకదానితో ఒకటి పోల్చలేరు నేను int a b ని కలిగి ఉంటే if a b అని రాయగలను ఒకవేళ struct point a bని కలిగి ఉంటే if a b అని నేను చేయలేను ఇది కంపైలర్ మనకు ఎర్రర్ గా చూపిస్తుంది ఇది బహుశా ప్రాథమిక డేటా టైప్ లు మరియు వినియోగదారు నిర్వచించిన డేటా టైప్ల మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం మీరు రెండు స్ట్రక్చర్లను ఒకదానితో ఒకటి సరిపోల్చడానికి ఆపరేటర్ లేదా మరియు మరిన్ని ఉపయోగించలేరు స్ట్రక్చర్లను ఫంక్షన్లకు ఎలా బదిలీ చేయవచ్చో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం నేను ఒక చిన్న ఫంక్షన్ని వ్రాయాలనుకుంటున్నాను అది ఒక పాయింట్ దానికి పంపబడితే అది ఆరిజిన్ ఆరిజిన్ అనేది పాయింట్0 0 నేను కనుక్కోవాలనుకుంటున్నాను దానికి పంపబడిన పాయింట్ వాస్తవానికి ఆరిజిన్ ఫంక్షన్ను ఆరిజిన్ అని పిలుస్తారు మరియు రెండు పూర్ణాంకాలను పాస్ చేయడానికి బదులుగా నేను పాయింట్టైప్ అని పిలువబడే డేటా రకాన్ని పాస్ చేయబోతున్నాను మరియు స్థానిక వేరియబుల్ పేరు లేదా అధికారిక పేరును pt అని పిలుస్తారు మనము అధికారిక పేర్ల గురించి మాట్లాడాము మరియు ఇంతకుముందు అధికారిక పేరును pt అని పిలిచాము ఇప్పుడు ఇది వేరియబుల్ pt మరియు pt కోసం మనకు pt డాట్ x మరియు pt డాట్ y ఉన్నాయి ఎందుకంటే ఇది పాయింట్ టైప్ రకం కాబట్టి మీరు pt డాట్ x 0 కాదా మరియు pt డాట్ y 0 కాదా అని తనిఖీ చేస్తున్నాము ఈ సందర్భంలో x మరియు y కోఆర్డినేట్ వరుసగా 0 కామా 0 అయితే అవును ఇది ఆరిజిన్ కాబట్టి ఇది ట్రూ అని రిటర్న్ చేస్తుంది లేకపోతే మీరు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది ఇది ఇక్కడ ప్రోగ్రామ్ ఈ చిన్న కోడ్ ఎలా పని చేస్తుందో చూద్దాం నా దగ్గర ఇప్పటికే ఒక పాయింట్ ఉంది మరియు నేను IsOrigin ఆఫ్ myPt అని పిలుస్తాను కాబట్టి ఇది మీ మెయిన్ ఫంక్షన్లో ఉందని చెప్పండి మీరు myPtని 5 4 అని సెటప్ చేసారు 5 కామా 4 ఆరిజిన్ కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తుంచుకోండి ఇది వాస్తవానికి విలువని ఫంక్షన్కి పంపిస్తుంది మరియు మీకు విలువ ద్వారా పంపబడిన ఏదో ఉంది కాబట్టి pt అనేది స్థానికమైనది మరియు దీనికి x మరియు y అనే రెండు విషయాలు ఉన్నాయి మరియు myPt కాలర్లో ఉంది మరియు కాలర్లో x మరియు y అనే రెండు విషయాలు ఉన్నాయి మీరు ఈ ఫంక్షన్ కాల్ చూసినప్పుడు బేసిక్ వేరియబుల్స్ లో ఏమి జరిగిందో అదే విధంగా స్ట్రక్చర్ యొక్క విలువ ఇక్కడకు కాపీ చేయబడుతుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే x మెంబర్ విలువ x మెంబర్ pt కి కాపీ చేయబడుతుంది మరియు myPt యొక్క y మెంబర్ విలువ y మెంబర్ pt కి కాపీ చేయబడుతుంది కాబట్టి ఈ సమయంలో pt లో myPt యొక్క x మరియు y మెంబర్ల కాపీ ని కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని pt డాట్ x 0 మరియు pt డాట్ y 0 అని తనిఖీ చేయవచ్చు మీరు ఈ విలువలను తనిఖీ చేయబోతున్నారు మరియు మీరు 1 లేదా 0ని తిరిగి ఇవ్వాలి కాబట్టి గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మీరు pt లో మార్పు చేస్తే అది myPtలో ప్రతిబింబించదు ఎందుకంటే మీరు myPtని ptకి కాపీ చేసారు కారణం ఏమిటంటే ఇది ఫంక్షన్ కాల్ ఇక్కడ ప్రతిదీ విలువ ద్వారా పాస్ అవుతుంది మనము myPtకి రిఫరెన్స్ ను పంపడం లేదు మరొక ఉదాహరణ చూద్దాం నేను ఇచ్చిన x y విలువలతో కొత్త పాయింట్ని పరిగణిస్తున్నాను కాబట్టి x y విలువ ఇచ్చినట్లయితే నేను x కోఆర్డినేట్ మరియు y కోఆర్డినేట్ ఇస్తాను మరియు నాకు పాయింట్ టైప్ రకం కొత్త డేటా టైప్ కావాలి కాబట్టి ఈ ఫంక్షన్ మనము మేక్ పాయింట్ అని పిలుస్తాము ఇది రెండు పూర్ణాంకాలు x మరియు y తీసుకుంటుంది మరియు ఇది డేటా టైప్ పాయింట్టైప్ని అందిస్తుంది కాబట్టి అంతర్గతంగా మనకు పాయింట్టైప్ టెంప్ అనే డిక్లరేషన్ ఉంది కాబట్టి ఇది మేక్పాయింట్కి స్థానికంగా ఉంటుంది మరియు మీరు x మెంబర్ని మీకు వచ్చిన పూర్ణాంకానికి మరియు y మెంబర్ని మీకు వచ్చిన పూర్ణాంకానికి మార్చండి కాబట్టి ఈ క్రమం ఎలా పని చేస్తుందో చూద్దాం మీరు 5 కామా 10ని రెండు పూర్ణాంకాలుగా పొందారు ఇప్పుడు మీరు పాయింట్టైప్ టెంప్ అని చెబితే మీకు టెంప్ ఉంటుంది ఇది ఒక స్ట్రక్చర్ మరియు ఇది 2 మెంబర్లు x మరియు y ని పొందాలి ఇప్పుడు మనము టెంప్ డాట్ x x అని చెప్పాము కాబట్టి నేను x 5 అని చెప్పాను y 10 అని చెప్పాను ఇవి మనం ఆమోదించిన రెండు విలువలు కాబట్టి టెంప్ డాట్ x x అనేది x లో కంటెంట్లను టెంప్ డాట్ x లోకి కాపీ చేస్తుంది టెంప్ డాట్ x 5 అవుతుంది మరియు టెంప్ డాట్ y y అనేది y యొక్క కంటెంట్ను టెంప్ డాట్ y లోకి కాపీ చేస్తుంది కాబట్టి ఇది 10 అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీ టెంప్లో x5 మరియు y10 విలువ ఉంటుంది మరియు ఏదైనా ఇతర డేటా రకం వలె మీరు దీన్ని తీసుకొని దాన్ని తిరిగి ఇవ్వవచ్చు ఈ కోడ్ మన వద్ద ఉన్నది అదే మళ్ళీ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే మన దగ్గర రెండు పూర్ణాంకాలు x మరియు y పూర్ణాంకాల కాపీలు ఉన్నాయి టెంప్ డాట్ x మరియు టెంప్ డాట్ y లకు సంబంధించి ఈ x మరియు y కి సంబంధించి ఎటువంటి గందరగోళం లేదు temp అనేది ఒక స్ట్రక్చర్ మరియు టెంప్ డాట్ x అనేది స్ట్రక్చర్లో ఒక మెంబర్ అయితే x అనేది ఉచిత వేరియబుల్ దీని డేటా టైప్ ఇంటిజర్ కాబట్టి temp dot x అనేది పాయింట్టైప్ అని పిలువబడే ఈ స్ట్రక్చర్ యొక్క మెంబర్కి చేరుకోవడానికి ఒక అర్హత మరియు ఈ సందర్భంలో వేరియబుల్ టెంప్లోని ప్రత్యేకమైనది అయితే ఈ x అనేది ఇంటిజర్ రకం గల ఉచిత వేరియబుల్ ఇది స్ట్రక్చర్లో భాగం కాదు కొన్ని ఇతర ఉదాహరణలను చూద్దాం నేను ఈ రకమైన కొన్ని ప్రకటనలను కలిగి ఉన్నాను మీరు ఇక్కడ చూసే ఈ స్క్రీన్ను దీర్ఘచతురస్రం వలె సూచించాలనుకుంటున్నాను కాబట్టి రెక్టాంగిల్ అనేది ఇప్పటికే డేటా టైప్ గా ప్రకటించబడిందని నేను అనుకుంటాను కాబట్టి నేను స్ట్రక్ట్ రెక్ట్ స్క్రీన్ని కలిగి ఉన్నాను మరియు నేను పాయింట్ కోసం డెఫ్ టైప్ చేసాను కాబట్టి నేను పాయింట్ టైప్ మిడిల్ చేస్తాను కాబట్టి మిడిల్ ఒక పాయింట్ అవుతుంది నాకు స్క్రీన్ను ఇచ్చినట్లయితే స్క్రీన్లో మధ్య పాయింట్ ఏమిటి మనకు ఈ విషయాలు కావాలి మధ్య బిందువును కనుగొనడానికి నేను నా స్క్రీన్లో ఎడమ దిగువన ఉన్న 0 కామా 0తో ప్రారంభిస్తాను నేను మేక్ పాయింట్ 0 కామా 0 ని కాల్ చేసినప్పుడు ఇది ఒక స్ట్రక్చర్ని తిరిగి ఇస్తుంది ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఒక స్ట్రక్చర్ మరియు ఎడమ వైపున మనకు స్క్రీన్ ఉంది ఇది దీర్ఘచతురస్రం కానీ రెక్టాంగిల్ డాట్ pd pt1 ఒక పాయింట్ కాబట్టి కుడి వైపున మీకు ఎడమ వైపున ఒక పాయింట్ ఉంది మీకు ఒక పాయింట్ ఉంది మీకు సరిపోలే డేటా రకాలు ఉన్నాయి ప్రతిదీ తనిఖీ చేస్తుంది మనము ఇప్పటికే రెక్టాంగిల్ యొక్క ఎడమ దిగువ భాగాన్ని 0 కామా 0గా గుర్తించాము రెక్టాంగిల్ ఎగువ కుడివైపు 1920 కామా 1080గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది నా స్క్రీన్ యొక్క రిజల్యూషన్ నేను కుడి ఎగువ భాగం 1920 కామా 1080గా ఉండాలనుకుంటున్నాను మళ్లీ ఎప్పుడు నేను మేక్ పాయింట్ అని పిలుస్తాను ఇది ఒక పాయింట్ని తిరిగి ఇవ్వబోతోంది దీని యొక్క రిటర్న్ డేటా రకం ఒక పాయింట్ మరియు ఇది స్క్రీన్ లో కుడి ఎగువ కోఆర్డినేట్గా సెటప్ చేయాలనుకుంటున్నాను ఇది దీర్ఘచతురస్రం కాబట్టి ఈ రెండు పంక్తులు దీర్ఘచతురస్రాన్ని సముచితమైన ఎడమ దిగువ మరియు కుడి ఎగువ బిందువులతో అమర్చడంలో జాగ్రత్త తీసుకుంటాయి చివరగా నేను స్క్రీన్ మధ్య బిందువు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉండవచ్చు నా స్క్రీన్ లో నేను ఈ పాయింట్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను స్క్రీన్ దిగువ కోఆర్డినేట్ మరియు స్క్రీన్ యొక్క టాప్ కోఆర్డినేట్ను తీసుకున్నాను దానిని కూడిక చేసి మరియు 2 ద్వారా భాగించండి మరియు నేను స్క్రీన్ యొక్క ఎడమ కోఆర్డినేట్ మరియు స్క్రీన్ యొక్క కుడి వైపు చివరి కోఆర్డినేట్ను తీసుకుంటాను నేను వాటిని జోడించి 2 ద్వారా భాగిస్తాను అది నాకు స్క్రీన్ మధ్య బిందువు ని ఇస్తుంది కాబట్టి ఈ రెండు విషయాలు పూర్ణాంకాలు మరియు మేక్ పాయింట్ రెండు పూర్ణాంకాలను తీసుకుంటుంది మరియు పాయింట్ అనే డేటా టైప్ ని అందిస్తుంది ఎడమ వైపు ఇప్పటికే పాయింట్ డేటా టైప్ ఉంది మరియు కుడి వైపు వ్యక్తీకరణ డేటా టైప్ పాయింట్ను ఇస్తుంది కాబట్టి రెండు వైపులా ఒకే రకమైన డేటా ఉన్నాయి కాబట్టి ఈ డిక్లరేషన్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని మనం అనుకుంటే ఈ కోడ్ స్ట్రక్చర్ని ఉపయోగించి ఇచ్చిన స్క్రీన్ పై ఉన్న మధ్య పాయింట్ ఏమిటి అని తెలియజేస్తుంది నేను మీకు ఒక పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను మరియు ఈ పాయింట్ ఈ స్క్రీన్లో ఉందా లేదా అని కనుగొనాలనుకుంటున్నాను కాబట్టి నేను IsPtInRect అనే ఫంక్షన్ని వ్రాయబోతున్నాను ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నగా మీరు భావించవచ్చు ఇది దీర్ఘచతురస్రం లోపల ఉందా మరియు నేను దీర్ఘచతురస్రాన్ని rగా పాస్ చేయబోతున్నాను మరియు పాయింట్ ని pగా పాస్ చేయబోతున్నాను కాబట్టి నేను అలాంటి పాయింట్ గురించి అడగవచ్చు అది స్క్రీన్ వెలుపల లేదా స్క్రీన్ లోపల ఏదైనా కావచ్చు నాకు అది తెలియదు నేను దానిని కనుగొనాలి అనుకుంటున్నాను అది బయట ఉంటే నేను ఫాల్స్ అని పొందుతాను మరియు త్రిభుజం లోపల ఉంటే నేను ట్రూ అని పొందుతాను కాబట్టి నేను దీన్ని దీర్ఘచతురస్రం అని చెప్పాను మరియు నేను మీకు పాయింట్ pని ఇస్తాను లేదా పాయింట్ pని ఇలా లేదా పాయింట్ pని ఇలా ఇవ్వగలను మీరు ఈ విషయాలలో ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ పాయింట్ వాస్తవానికి ఇక్కడ చూపిన త్రిభుజంలో ఉందో లేదో మనం ఎలా కనుగొంటాము కాబట్టి ఈ పాయింట్ వాస్తవానికి త్రిభుజంలో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పాయింట్ యొక్క x కోఆర్డినేట్ స్క్రీన్ ప్రారంభానికి కుడి వైపున ఉందని మరియు x కోఆర్డినేట్ స్క్రీన్ కుడి వైపుకు ఎడమ వైపున ఉందని నాకు ముందే తెలిస్తే ఆ పాయింట్ త్రిభుజం యొక్క ఎడమ మరియు కుడి వైపు మధ్యలో ఎక్కడో ఉంటుంది మరియు అది కూడా త్రిభుజం దిగువన మరియు త్రిభుజం పైభాగానికి దిగువన ఉన్నట్లయితే ఈ నాలుగు షరతులన్నీ సంతృప్తి చెందినట్లయితే అప్పుడు పాయింట్ త్రిభుజం లోపల ఉంటుంది కాబట్టి ఈ బిందువు త్రిభుజంలో లేదు ఇది త్రిభుజం యొక్క y పరిధిలో ఉన్నప్పటికీ ఇది x పరిధిలో లేదు కాబట్టి ఇది నా ఎడమ అత్యంత బిందువుకు ఎడమ వైపున ఉంది కాబట్టి ఈ బిందువు త్రిభుజంలో ఒక బిందువు కాదు ఈ బిందువు ఈ పాయింట్ మరియు మొదలైనవి ఇవి త్రిభుజంలో ఉండవు ఈ పాయింట్లన్నింటికీ మీరు ఫాల్స్ అని పొందుతారు మరియు నేను ప్రారంభించిన ఇలాంటి పాయింట్లకి ట్రూ అని పొందుతాను కాబట్టి ఇలాంటి పాయింట్లకి ట్రూ అని పొందుతారు ఇది వాస్తవానికి చిన్న కోడ్ ఇది రెండు విభిన్న స్ట్రక్చర్లను కలిగి ఉంది ఒకటి రెక్టాంగిల్ మరియు మరొకటి పాయింట్ మరియు రెక్టాంగిల్ r pt1 మరియు pt1లో x మెంబర్ మరియు y మెంబర్ ఉన్నాయని గుర్తుంచుకోండి pt1 ఎడమ దిగువ బిందువు అయితే దాని x మరియు y కోఆర్డినేట్లు ఉంటాయి మరియు మనము దానిని వేరియబుల్ p ద్వారా అందించబడిన కోఆర్డినేట్ పాయింట్తో పోల్చాము ప్రాథమిక డేటా టైప్ల మాదిరిగానే మీరు స్ట్రక్చర్లతో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చేయవచ్చు ఉదాహరణకు నేను 10 పాయింట్ల అర్రేని కోరుకుంటున్నాను నేను 10 వైపులు ఉండే బహుభుజిని నిర్వచించాలనుకుంటున్నాను నేను దీన్ని ఉపయోగించి దీన్ని చేయగలను కాబట్టి struct point int x కామా y మరియు పాయింట్ అర్రే 10 కాబట్టి ఇది మనకు ఏమి చెబుతుంది అంటే x మరియు y అనే రెండు మెంబర్లతో కూడిన పాయింట్ అనే స్ట్రక్చర్ను మనము నిర్వచించాము మనకు టైప్ పాయింట్లో ఒక వేరియబుల్ అక్కర్లేదు టైప్ పాయింట్లో 10 వేరియబుల్స్ కావాలి వేరియబుల్స్ 0 యొక్క పాయింట్ అర్రే 1 యొక్క పాయింట్ అర్రే అని పిలవబడుతున్నాయి మరియు 9 యొక్క పాయింట్ అర్రే వరకు అన్ని విధాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చిన విధంగా కూడా చేయవచ్చు మీరు ఇక్కడ పైన కుడివైపున ఇవ్వబడిన స్ట్రక్చర్ వివరణతో ఆపివేయవచ్చు ఆపై 10 యొక్క పాయింట్టైప్ పాయింట్ అర్రే కోసం అడగవచ్చు కాబట్టి ఇది కూడా పాయింట్ కోసం అడిగే సరైన మార్గం కాబట్టి ఈ సందర్భంలో టైప్డెఫ్ ఉందని నేను ఊహించాను struct పాయింట్ పాయింట్టైప్గా ఇవ్వబడింది చివరకు మీకు అర్రేలు ఉన్నప్పటికీ మీరు వాటిని ఇనీషలైజ్ చేయవచ్చు కాబట్టి ఇది కుడి వైపున ఉన్న స్ట్రక్చర్ల అర్రే పాయింట్ అర్రే అనేది స్ట్రక్చర్ల అర్రే కాబట్టి నేను అర్రేని కలిగి ఉన్నందున మీరు దాని గురించి ఆలోచించవచ్చు మరియు ప్రతి ఒక్కటి ఒక స్ట్రక్చర్ మరియు స్ట్రక్చర్ x మరియు y కలిగి ఉంటుంది కాబట్టి ఇది 0 కామా x యొక్క పాయింట్ అర్రే మరియు ఇది 0 కామా y యొక్క పాయింట్ అర్రే ఇది 1 కామా x యొక్క పాయింట్ అర్రే మరియు ఇది 1 కామా y యొక్క పాయింట్ అర్రే ఇది 2 కామా x యొక్క పాయింట్ అర్రే ఇది 2 కామా y యొక్క పాయింట్ అర్రే మరియు అందువలన ఈ సందర్భంలో పాయింట్ అర్రే మూడు పాయింట్లను కలిగి ఉంటుంది కాబట్టి పాయింట్ అర్రే 0 వద్ద x 1ని పొందుతుంది y 2ని పొందుతుంది అప్పుడు 1 డాట్ x యొక్క పాయింట్ అర్రే 2 1 డాట్ y యొక్క పాయింట్ అర్రే 3 మరియు చివరకు ఇది 3 కామా 4 కాబట్టి ఇది స్ట్రక్చర్ ల అర్రే కోసం మనము కలిగి ఉన్న సెటప్ మీరు క్రింద ఇచ్చిన విధంగా అర్రేలను ఉపయోగించి వ్యక్తిగత మెంబర్లను యాక్సెస్ చేయవచ్చు కాబట్టి 0 యొక్క పాయింట్ అర్రే ఒక స్ట్రక్చర్ గా ఉంటుందని మీరు చెప్పవచ్చు ఆ స్ట్రక్చర్ ని బట్టి మీరు డాట్ xని యాక్సెస్ చేయవచ్చు మరియు x మెంబర్ని పొందవచ్చు లేదా మీరు ith స్ట్రక్చర్ లేదా ith మెంబర్ని అర్రేలో పొందేందుకు i యొక్క పాయింట్ అర్రే ని కూడా ఉపయోగించవచ్చు మరియు మీరు x కోఆర్డినేట్ మరియు y కోఆర్డినేట్ విలువలను 5మరియు 5 తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఈ విలువలను కూడా చదవవచ్చు 0 డాట్ x యొక్క పాయింట్ అర్రే మరియు 0 డాట్ y యొక్క పాయింట్ అర్రే ఇక్కడ ఇవ్వబడిన విధంగా ఉపయోగించవచ్చు మరియు ప్రింట్ చేయవచ్చు చివరగా స్ట్రక్చర్లను ఒకదానికొకటి కేటాయించవచ్చు మనము దీన్ని కొంతకాలంగా చూస్తున్నాము కాబట్టి నేను మేక్ పాయింట్ 4 కామా 4 చేసినట్లయితే మేక్ పాయింట్ అనేది ఒక పాయింట్ను తిరిగి ఇచ్చే ఒక ఫంక్షన్ దాని x 4 మరియు y 4 కుడి వైపు డేటా టైప్ పాయింట్ గల స్ట్రక్చర్ మరియు నాకు ఎడమవైపు కూడా అదే డేటా టైప్ ఉండాలి ఈ సందర్భంలో newPoint కూడా అదే డేటా టైప్ ని కలిగి ఉంటుంది కాబట్టి అది ఏమి చేస్తుంది ఇక్కడ నుండి ఏది తిరిగి వచ్చినా అది మెంబర్ల వారీగా కాపీ చేస్తుంది ఇది కుడి వైపున ఉన్న ప్రతి మెంబర్ని ఎడమ వైపున ఉన్న సంబంధిత మెంబర్లకు కాపీ చేస్తుంది కాబట్టి మీరు ఒకదానికొకటి స్ట్రక్చర్లను కేటాయించవచ్చు కాబట్టి ఇది ఉపయోగకరమైన విషయం ఎందుకంటే మీరు వాటిని ప్రాథమిక డేటా టైప్లుగా పరిగణించాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఇంతటితో ప్రాథమిక స్ట్రక్చర్లపై ఈ మాడ్యూల్ ముగింపుకు చేరుకున్నాము మరియు తదుపరి మాడ్యూల్లో మరింత వివరంగా వాటిని స్ట్రక్చర్ల ద్వారా ఫంక్షన్లలోకి పంపడం కొన్ని ఇతర పనులను ఎలా చేయాలో చూద్దాం